ఇప్పటివరకు ఈ కోర్సులో ఇంటేల్లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ల స్థాపన ఆవశ్యకత గురించి కూడా చూశాం ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ఇంటేల్లెక్చువల్ ప్రాపర్టీ సెంటర్ల ఏర్పాటును పరిశీలిద్దాము మేధోసంపత్తి కేంద్రాలు లేదా ఐపి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి విద్యా సంస్థ ఒక విశ్వవిద్యాలయం లేదా కళాశాల ఎలా ప్రయత్నం చేస్తుంది ఇది నేటి ప్రశ్న ఇప్పుడు మనం అడగవలసిన మొదటి ప్రశ్న విశ్వవిద్యాలయాలకు మేధోసంపత్తి కేంద్రాలు అవసరమా వారికి అవి ఎందుకు అవసరం ఇప్పుడు సమాధానం స్పష్టంగా ఉంది ఎందుకంటే మేధోసంపత్తి పరిశోధన యొక్క ఉత్పత్తిని రక్షించగలదు మరియు పరిశోధన ఒక విశ్వవిద్యాలయంలో ఒక సమగ్ర పని కనుక పరిశోధన యొక్క ఫలితాన్ని మేధోసంపత్తి హక్కుల ద్వారా రక్షించవచ్చని మేధోసంపత్తిని నిర్వహించాల్సిన అవసరం ఉందని మరియు పరిశోధనను నిర్వహించడానికి దానిని వాణిజ్యీకరించడానికి మేధోసంపత్తి కేంద్రాలు అవసరం అని చెప్పవచ్చు కాబట్టి మొదటి అంశం ఏమిటంటే విశ్వవిద్యాలయాలు పరిశోధన చేస్తున్నందున మీకు వాణిజ్య విలువలు ఉన్న పరిశోధన యొక్క ఉత్పత్తులు రావచ్చు అలా వచ్చిన ఆవిష్కరణను గ్రహించడానికి మరియు నిర్వహించడానికి మేధోసంపత్తి కేంద్రాలు అవసరం రెండవది ర్యాంకింగ్ ఇప్పుడు NIRF మరియు ARIIA ర్యాంకింగ్ గురించి మనకు తెలుసు ఈ రెండు ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లు పేటెంట్లు ఎలా వాణిజ్యీకరించబడుతున్నాయి అనే విషయాన్ని బాగా పట్టించుకుంటాయి మూడవదిగా మీకు యుజిసి ఎఐసిటిఇ మరియు ఎన్ఎఎసి లాంటి నియంత్రకాలు ఉన్నాయి మరియు వాటికి బోల్డన్ని నిబంధనలు ఉన్నాయి ఇవి కూడా చాలా సార్లు మేధోసంపత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మరియు పేటెంట్ లను దాఖలు చేయాల్సిన అవసరం ఉందని మరియు వాటిని వాణిజ్యకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి నాల్గవది ఇది అంతర్గత అవసరం మీరు మేధోసంపత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తే అవి లాభ కేంద్రాలుగా మారవచ్చు మరియు అవి లాభ కేంద్రాలుగా మారినప్పుడు అవి విశ్వవిద్యాలయానికి ఆదాయాన్ని తెస్తాయి యునైటెడ్ స్టేట్స్లో మనకు ఉన్న కొన్ని ఉదాహరణలు వలన మేధోసంపత్తి కేంద్రాలు పేటెంట్లను గుర్తించి వాటి ద్వారా మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందాయని చూశాం కాబట్టి మొదట NIRF ని చూద్దాం ఎన్ఐఆర్ఎఫ్ను సూచిస్తుంది ఇక్కడ 2017 లో వచ్చిన ర్యాంకింగ్ సారాంశం ఉంది దీంట్లో విభిన్న రకాల క్రైటీరియా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది 'పరిశోధన మరియు వృత్తిపరమైన అభ్యాసం' వెయిటేజీ అని మనం చూడవచ్చు దీంట్లో ఉన్న 5 వెయిటేజీలలో ఎక్కువ వెయిటేజీ 'పరిశోధన మరియు వృత్తిపరమైన క్రియాశీల అభ్యాసానికి' ఇవ్వబడుతుంది అని అర్ధం అవుతుంది ఇప్పుడు పరిశోధన మరియు వృత్తిపరమైన అభ్యాసంలో మేధోసంపత్తికి పేటెంట్ లకు బోల్డంత వెయిటేజీ ఉందని తెలుసుకుంటాం ఎన్ని పేటెంట్లు దాఖలుచేయబడ్డాయి ఎన్ని మంజూరు అయ్యాయి ఎన్నింటికి లైసెన్స్ ఇవ్వబడింది లాంటి వివరాలన్నీ మనకు మంచి రాంక్ రావడానికి ఉపయోగపడతాయి ఈ రాంక్ ఈ ఒక్క దాని వలననే వస్తుందని అనలేం కాని ర్యాంకింగ్కు సంబంధించిన ఒక ముఖ్య భాగం ఇది ఎందుకంటే మేధో సంపత్తి హక్కులు వివిధ విషయాల విలువను పెంచడంలో సముచిత పాత్ర పోషిస్తాయని అవి ఇతర క్రైటీరియాలను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవచ్చు ఉదాహరణకు మీరు మేధోసంపత్తి హక్కుపై కొత్త కోర్సును ప్రవేశపెట్టవచ్చు ఇప్పుడు అది మీ విద్యార్థుల ఉపాధిని పెంచుతుంది మరియు వారికి మార్కెట్లో ఉద్యోగం పొందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది మీ ర్యాంకింగ్ను ప్రభావితం చేసే దానితో మళ్ళీ సంబంధం కలిగి ఉంటుంది మీరు మేధోసంపత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు మరియు ఆవిష్కరణలను వాణిజ్యీకరించడానికి మేధోసంపత్తి కేంద్రాలు ఒక మూలంగా మారవచ్చు అంతే కాక ఆవిష్కరణలు వాణిజ్యీకరించబడినందున మీకు పరిశోధన కోసం ఎక్కువ ఆదాయం ఉంటుంది మరియు పరిశోధన కోసం ఎక్కువ ఆదాయం అందుబాటులో ఉన్నందున మీరు ఇతర క్రైటీరియాలను కూడా సంతృప్తి పరచవచ్చు కాబట్టి మేధోసంపత్తి హక్కులు ఇవ్వడం అనేది మేధోసంపత్తి హక్కులు మరియు పేటెంట్ల మంజూరు దాఖలు మరియు లైసెన్స్ కు మించిన ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు ఇతర ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ను అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ అంటారు ఇక్కడ కూడా ఆలోచనల పుట్టుక మరియు నూతన ఆవిష్కరణలు అనేవి ప్రధాన విషయాలు కాబట్టి మీరు ఎన్ని వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు మీకు ఎన్ని ఓపెన్ ఫోరమ్లు ఉన్నాయి ఆలోచనలు సేకరించడానికి మరియు ధృవీకరించడానికి మరియు పరిశీలించడానికి ఉన్న ఈ మార్గాలన్నీ ARIIA ఫ్రేమ్వర్క్ కింద ఇచ్చే ర్యాంకింగ్ను ప్రభావితం చేస్తాయి వ్యవస్థాపక అభివృద్ధికి ప్రోత్సాహం మరియు మద్దతు ఒక పరిశోధనా బృందానికి చాలా పేటెంట్లను ఫైల్ చేయడంలో సహాయపడే మేధోసంపత్తి కేంద్రాలు ఉంటే మరియు వారు ఒక సంస్థను పొదిగించి ఆ సంస్థను ఒక ప్రత్యేక సంస్థగా తీర్చిదిద్దవచ్చని పరిశోధనా బృందం భావిస్తే ఆ మొత్తం వ్యవస్థాపకత అభివృద్ధికి ప్రోత్సాహం మరియు మద్దతు ఇవ్వడం ముఖ్యమైన బాధ్యత అవుతుంది అప్పుడు మేధో సంపత్తి ఉత్పత్తి యొక్క సాంకేతిక బదిలీ మరియు వాణిజ్యీకరణ మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన సూచికలు అవుతాయి ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రాలు అంటే ఏమిటి ఇప్పుడు ఇది చాలా పేర్లతో పిలువబడుతుంది దీనిని ఐపి సెంటర్ అని పిలుస్తారు కొన్ని చోట్ల దీనిని ఐపిఎం సెల్ అని పిలుస్తారు పశ్చిమ దేశాలలో దీనిని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీస్ లేదా టెక్నాలజీ లైసెన్సింగ్ ఆఫీస్ అంటారు పేరు ఏమైనా వారు ఒకే విధమైన పనితీరును ప్రదర్శిస్తారు కాబట్టి మీరు ఏ పేరుతో పిలిచినా ఆ కేంద్రం మేధో సంపత్తిని నిర్వహించే కనీస అవసరాలను తీరిస్తే దానిని ఐపి సెంటర్ లేదా ఐపిఎం సెల్ అని పిలుస్తాము ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది మేధోసంపత్తి నిర్వహణను నిర్వహించే కేంద్రం లేదా కార్యాలయం మేధోసంపత్తి నిర్వహణ అనేది చాలా విస్తృత పదం మేధోసంపత్తిని గుర్తించడం మేధో సంపత్తిని పరీక్షించడం మేధోసంపత్తిని రక్షించడం దానిని నిర్వహించడం వంటి అనేక విషయాలు ఇందులో ఉన్నాయి ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రాలు యొక్క విధులను మరింత వివరంగా పరిశీలిద్దాము మేధోసంపత్తిపై అవగాహన మరియు మేధోసంపత్తి హక్కుల విద్య విశ్వవిద్యాలయాలు ఇప్పటికే చేస్తున్న పని వారు నిపుణులైన వక్తని ఆహ్వానించవచ్చు వర్క్ షాపులు నిర్వహించవచ్చు వారు విశ్వవిద్యాలయంలో ఒక రకమైన అవగాహన పనులను చేస్తూ ఉండవచ్చు ఈ విషయాలన్నీ విశ్వవిద్యాలయాలలో మేధోసంపత్తి కేంద్రాలు ఉన్నా లేకపోయినా జరుగుతున్నాయి పేటెంట్ సెర్చ్ స్క్రీనింగ్ లేదా ఐపి ఇంటెలిజెన్స్ అని పిలవబడే పని మేధోసంపత్తి కేంద్రాలు ద్వారా మాత్రమే చేయవచ్చు ఇప్పుడు ఐపి స్క్రీనింగ్ పార్ట్ లేదా ఐపి ఇంటెలిజెన్స్ అని పిలిచే ఈ పనిని బయట నుంచి వచ్చిన వ్యక్తులు చేయలేరు అది చేయడానికి ప్రతీ సంస్థలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని గమనించాలి తద్వారా రెండవ భాగం అయిన స్క్రీనింగ్ IP లేదా IP ఇంటెలిజెన్స్ చేయబడుతుంది మేధోసంపత్తి నమోదు మేధోసంపత్తిని గుర్తించిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ ఆ సంపత్తి కోసం మేధో సంపత్తి రక్షణను దాఖలు చేయడానికి పిలుపునిస్తే అది సాధారణంగా బయట వ్యక్తులకు ఆ బాధ్యత కట్టబెట్టడం ద్వారా జరుగుతుంది విశ్వవిద్యాలయాలు దీన్ని అంతర్గతంగా దాఖలు చేయగల సందర్భాలు ఉన్నాయి అయితే దీనికి వేరే రకమైన ఏర్పాటు మరియు వివిధ రకాల నిపుణులు అవసరం దీన్ని చేయడానికి విశ్వవిద్యాలయంలో పేటెంట్ ఏజెంట్ను కలిగి ఉండాలి ఒక్క సారి మేధోసంపత్తి రిజిస్టర్ అయిన తర్వాత మీరు దాన్ని పునరుద్ధరించుకోవాలి అమలు చేస్తూనే ఉండాలి మరియు లైసెన్స్ ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడం చేయాలి ఈ పనులన్నీ చేయడానికి ఒక పేటెంట్ ఏజెంట్ ఉండాలి కాబట్టి మేధోసంపత్తి కేంద్రాల యొక్క విధులు ఐపి ఇంటెలిజెన్స్ అని పిలవబడే మేధోసంపత్తిని గుర్తించడం రక్షించడం మరియు నిర్వహించడం ఇప్పుడు మీరు ఈ పనులన్నీ చేయగలిగితే లేదా మీ సంస్థలో ఈ పనులన్నీ సహేతుకంగా జరుగుతుంటే మీకు ఇప్పటికే మేధోసంపత్తి కేంద్రo ఉండి ఉండాలి లేదా ఈ సేవలను అందించే సంస్థ ఉండి ఉండాలి మేధోసంపత్తి కేంద్రం పనులలో మొదటిగా మేధోసంపత్తి విద్యను తీసుకుందాం ఇది మేధోసంపత్తి కేంద్రం చేయాల్సిన మొదటి పని ఇప్పుడు మేధోసంపత్తి విద్య అంటే అవగాహన ఇవ్వడం ద్వారా మేధోసంపత్తిపై సందేహాలను నివృత్తి చేయడం ఇది చాలా మేధోసంపత్తి కేంద్రాలలో ఉంటుంది ఎందుకంటే వీటిలో నిపుణులు ఉన్నందున వారు మేధోసంపత్తికి సంబందించిన సందేహాలను తీరుస్తారు ఈ అవగాహనలో భాగంగా ఒక మేధోసంపత్తి కేంద్రo ఆలోచనలు మరియు సమాచారాన్ని మార్పిడి చేసే వేదికగా పనిచేస్తుంది విద్యా భాగాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి మేధోసంపత్తిపై ప్రాథమిక విద్యను సూచిస్తుంది వాటిని ఎలా గుర్తించాలో మనం ఈ కోర్స్ యొక్క మొదటి రెండు వారాల్లో చూశాం మేధోసంపత్తి యొక్క ప్రాథమిక రకాలను గుర్తించడం మరియు విభిన్న డొమైన్లను తెలుసుకోవడం అనేదాన్ని సౌకర్యంగా భావించడం మొదటి భాగం ప్రాథమిక విద్య ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిణామాలు మేధోసంపత్తి హక్కులో పరిణామాలకు అనువదించబడతాయి దాని వలన ప్రాధమిక విద్యతో పాటు 'కొనసాగుతున్న విద్య' యొక్క అవసరం కూడా ఉందని మీరు గ్రహించాలి కొనసాగుతున్న విద్య మేధోసంపత్తికి ప్రత్యేకమైనది ఇతర రంగాలలో అది ఉండవలసిన అవసరం లేకపోవచ్చు కాని మేధో సంపత్తి హక్కులో వస్తున్న కొత్త పరిణామాలను ట్రాక్ చేయడానికి మేధో సంపత్తి కేంద్రాలన్నీ 'కొనసాగుతున్న విద్య'లో పాల్గొనవలసి ఉంటుంది ఇప్పుడు మేధోసంపత్తి విద్య యొక్క మూడవ భాగం అధునాతన మేధోసంపత్తి విద్య మేధోసంపత్తి కేంద్రాలు దీన్ని అందించలేకపోవచ్చు కానీ ఇది మళ్ళీ విశ్వవిద్యాలయంలో తప్పనిసరిగా ఉండాలి ఈ అధునాతన విద్య అనేది ప్రొఫెసర్లు మరియు విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది ఇప్పుడు ఎవరైనా ఐపి ప్రొఫెషనల్ కావాలనుకుంటే లేదా రిజిస్టర్డ్ పేటెంట్ ఏజెంట్ కావాలనుకుంటే వారికి మేధోసంపత్తిలో అధునాతన విద్య అవసరం కాబట్టి మనం మూడు స్థాయిల నుండి మేధోసంపత్తి విద్యను చూడవచ్చు ఒకటి ఈ విధమైన ఆన్లైన్ కోర్సు ద్వారా కవర్ చేయగల ప్రాథమిక విద్య మరొకటి కొనసాగుతున్న విద్య ఇది జరగడానికి వాటాదారులలో ఒక రకమైన పరస్పర చర్య అవసరం ఎందుకంటే కొత్త పరిణామాలు ఉన్నప్పుడు మనం వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది మరియు దానిపై ప్రజలకు శిక్షణ ఇవ్వాలి మరియు అవగాహన కల్పించాలి ఇవి కాక మేధో సంపత్తి హక్కులకు సంబందించిన వృత్తిని కోరుకునే వ్యక్తుల కోసం అధునాతన కోర్సులు ఉన్నాయి కాబట్టి మేధోసంపత్తి కేంద్రం మేధోసంపత్తి అవగాహనకు సంబంధించి అవగాహన సమస్యలను మాత్రమే చూడదు ఇది మేధోసంపత్తి విద్యను కూడా అందిస్తుంది రెండవ పని IP ఇంటెలిజెన్స్ అనేది ఒకరికి అప్పగించడం చాలా కష్టం లేదా ఈ ఇంటెలిజెన్స్ చేయగల వ్యవస్థలోకి బయట వ్యక్తులను తీసుకు రావడం చాలా కష్టం కాబట్టి మేధస్సు యొక్క స్వభావం కారణంగా ఇది కొనసాగింపు ప్రాతిపదికగా చేయాల్సిన పని కాబట్టి ఒక వక్తను ఆహ్వానించడం లేదా వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా ఒక మేధోసంపత్తి కేంద్రం చేయగలిగిన పని మీరు చేయలేక పోవచ్చు ఒకటి ఇది వాణిజ్య విలువలతో కూడిన పరిశోధన ఫలితాలను గుర్తించగలదు ఇప్పుడు పరిశోధన ఫలితాలు మీ సంస్థలోని వివిధ వనరుల నుండి రావచ్చు ఇది ఒక పరిశోధనా ప్రాజెక్ట్ నుండి రావచ్చు ఇది కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ నుండి రావచ్చు ఇది ఒక పరిశ్రమ మరియు విశ్వవిద్యాలయం మధ్య పరస్పర చర్య నుండి రావచ్చు కాబట్టి ఇది వివిధ వనరుల నుండి రావచ్చు కాబట్టి వాటిని గుర్తించడం మరియు వాటి వాణిజ్య విలువను పరీక్షించడం విశ్వవిద్యాలయం చేయవలసిన పని కాబట్టి చాలా విశ్వవిద్యాలయాలలో Invention Disclosure Form ఉండి ఉండవచ్చు అవి నింపబడి సమర్పించబడతాయి మేధోసంపత్తి కేంద్రం ఉంటే అది ఆ పత్రాన్ని పరిశీలిస్తుంది లేదా అది లేకపోతే అది బయట వ్యక్తుల పరిశీలనకు పంపబడవచ్చు మేధోసంపత్తి చాలావరకు ప్రచురణలలో కూడా ఉండవచ్చు కాబట్టి ఇది ఇప్పటికే ప్రచురించబడితే పేటెంట్ దాఖలు చేయడం కష్టమవుతుంది మరియు ఇది కొత్తదనం కోల్పోవచ్చు దీనిని మనం పేటెంట్ చట్టంలో భాగంగా చూశాం కొన్ని ఇన్స్టిట్యూట్లలో ప్రచురణల యొక్క సుదీర్ఘ జాబితా ఉంటే మరియు మీరు ప్రచురించే ముందు మీరు ఏదైనా పేటెంట్ పొందవచ్చా అనే దానిపై స్క్రీనింగ్ చేయవలసి ఉందని ప్రొఫెసర్లకు తెలియజేస్తే అది ప్రచురణలు ముందు ఒక సంస్కృతిని సెట్ చేస్తుంది అవి ప్రచురించబడే ముందు మేధోసంపత్తి కోసం ప్రదర్శించబడతాయి కాబట్టి వాణిజ్య విలువలతో పరిశోధన ఫలితాలను గుర్తించే మేధోసంపత్తి ఇంటెలిజెన్స్ యొక్క మొదటి భాగం ఇది రెండవ భాగం డిస్క్లోశర్ బహిర్గతం చేసినప్పుడు వ్యాపార ప్రణాళికను రూపొందించడం మరియు వాణిజ్య సామర్థ్యాన్ని అంచనా వేయడం మేధోసంపత్తి కేంద్రం యొక్క పని ఇప్పుడు మూల్యాంకనం కూడా చేయాలి మీరు నిజంగా పరిశోధన యొక్క ప్రయోజనాలను పొందే ముందు చేయవలసిన పని ఇది మూల్యాంకనం అనేది ఆవిష్కరణ యొక్క వాణిజ్యపరమైన అవకాశాన్ని చూడటం ఇప్పుడు ఇది వివిధ మార్గాల్లో చేయవచ్చు ఒకటి మీరు ప్రస్తుత మార్కెట్లోని వ్యక్తులను ఒక నిర్దిష్ట పరిష్కారం కోసం మార్కెట్లో ఉన్న సర్వీసు ప్రొవైడర్లను చూడవచ్చు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి అనుకరణ సౌలభ్యం ఏమిటి లాంటి వన్నీ గమనించి మీరు ప్రత్యామ్నాయాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ కారకాలన్నింటినీ చూసినప్పుడు ఒక నిర్దిష్ట ఆవిష్కరణ మార్కెట్లోనికి పంపబడినప్పుడు దాని యొక్క వాణిజ్య సామర్థ్యం ఏమిటో మీరు చెప్పగలుగుతారు మళ్ళీ ఇది ఒక అంచనా మాత్రమే కానీ అంచనా వేయడం మంచిది తద్వారా మీరు మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారో మీకు తెలుస్తుంది ఎందుకంటే పేటెంట్ పొందడం ఖరీదైన ప్రక్రియ ఇది వనరులను కలిగి ఉంటుంది మరియు ఇది సమయం వినియోగించే ప్రక్రియ పేటెంట్ మంజూరు అయ్యే సమయానికి కొన్నిసార్లు 3 లేదా 5 సంవత్సరాలు పట్టొచ్చు కాబట్టి పేటెంట్ మంజూరు అయిన తర్వాత మాత్రమే పేటెంట్ పూర్తిగా వాణిజ్యీకరించబడుతుంది ఇప్పుడు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన విధానం వల్ల విశ్వవిద్యాలయం వ్యాపార ప్రణాళికతో ముందుకు రావడం అవసరం పెట్టుబడులు ఉండబోతున్నట్లు రాబడి ఉంటున్నట్లు వారు వ్యాపార ప్రణాళికను తయారు చేస్తారు కాబట్టి పేటెంట్ దాఖలు చేయడానికి ముందు మేధోసంపత్తి కేంద్రం ఈ ప్రత్యేక ఆవిష్కరణకు వాణిజ్యీకరణ సంభావ్యత ఏమిటి అది భారతదేశంలో ఉంటుందా లేదా విదేశాలలో ఉందా అనే దానిపై ఒక వ్యాపార ప్రణాళికను తయారు చేయాలి ఎందుకంటే ఇది భారతదేశం వెలుపల ఉంటే కన్వెన్షన్ రూట్ అని పిలవబడే పిసిటి మార్గం ద్వారా విదేశీ పేటెంట్లను దాఖలు చేయాల్సిన అవసరం ఉంది ఇది వాణిజ్యీకరణకు ముందు చేసిన పెట్టుబడి వ్యయం ఇది పేటెంట్ ఖర్చు పెరగడానికి కారణమౌతుంది కాబట్టి వ్యాపార ప్రణాళికను రూపొందించడం ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది విషయాలు ఏమిటి సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైనది సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి మరియు పేటెంట్ల ద్వారా ఆవిష్కరణను రక్షించదానికి మీరు ఎంత ఖర్చు చేస్తారు కాబట్టి పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి పొందవచ్చో లేదో చూడదాన్ని ఖర్చు ప్రయోజన విశ్లేషణ అంటారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు కూడా ఖర్చు ప్రయోజన విశ్లేషణ చేయకపోవచ్చు ఎందుకంటే మన దగ్గర పేటెంట్ల పోర్ట్ ఫోలియో ఉంటే మరియు మీరు పేటెంట్ల పోర్ట్ ఫోలియోను దాఖలు చేస్తే మీరు వీటన్నింటిని కలిపి వానిజ్యీకరించగలుగుతారు విజయవంతమైన పేటెంట్లు అంటే వాణిజ్య విలువ కలిగిన పేటెంట్లు వాణిజ్య విలువ తక్కువ గల పేటెంట్లను విక్రయించడానికి సహాయపడతాయి కాబట్టి ఒక పోర్ట్ ఫోలియో వాటిని విక్రయిస్తోంది ఎందుకంటే పోర్ట్ ఫోలియో నష్టాలను నివారించడానికి ఒక మార్గం కావచ్చు లేదా విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు వాణిజ్యపరంగా లేని పేటెంట్ల ఖర్చుకు సబ్సిడీ ఇవ్వడానికి విజయవంతమైన పేటెంట్ ఆదాయాన్ని తెస్తుందని భావించవచ్చు కాబట్టి ఇవి మీరు తీసుకోగల రెండు అభిప్రాయాలు కానీ విషయం ఏమిటంటే మీరు పేటెంట్ దాఖలు చేయడానికి ముందు మీరు దాని వాణిజ్య సామర్థ్యాన్ని కొంత స్థాయిలో అయినా అంచనా వేయాలి మీరు డబ్బును పేటెంట్గా పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత ఆ డబ్బు కేవలం ప్రాసిక్యూషన్ మరియు రిజిస్ట్రేషన్ ఖర్చుల రూపంలోనే కాకుండా రిజిస్ట్రేషన్ తర్వాత కూడా పునరుద్ధరణల ద్వారా పేటెంట్ను సజీవంగా ఉంచడానికి అవసరమైన డబ్బు కావచ్చు కాబట్టి పాల్గొన్న కాలక్రమం గురించిన అవగాహన మరియు ఖర్చు గురించిన అవగాహనతో మనం వ్యాపార ప్రణాళిక తయారు చేసుకోవాలి కాబట్టి ఆవిష్కరణ యొక్క వాణిజ్య సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పేటెంట్ దాఖలు చేయడానికి ముందుకు వెళ్ళే ముందు వ్యాపార ప్రణాళికను రూపొందించాలి మేధోసంపత్తి ఇంటెలిజెన్స్ కు సంబంధించి మేధోసంపత్తి కేంద్రం చేయగలిగే మూడవ విషయం ఏమిటంటే మేధోసంపత్తిని రక్షించాలా వద్దా అని నిర్ణయించుకోవడం ఇప్పుడు మేధో సంపత్తి హక్కును మేధోసంపత్తి ద్వారా రక్షించాల్సిన అవసరం లేదు మరియు ఒక మేధోసంపత్తికి ఏ రకమైన మేధోసంపత్తి ఉండాలి లేదా తక్కువ వ్యవధిలో రక్షించబడాలా లేదా ఎక్కువ కాలం పాటు రక్షించబడాలా అనే సందర్భాలు చాలా ఉండవచ్చు ఈ రకమైన నిర్ణయాన్ని మేధోసంపత్తి కేంద్రం తీసుకుంటుంది సహజంగానే మేధోసంపత్తి కేంద్రానికి ఒక కమిటీ కూడా సహాయం చేస్తుంది దాని గురించి తర్వాత చూద్దాం అయితే మేధోసంపత్తిని రక్షించాలా వద్దా అనే నిర్ణయాన్ని మేధోసంపత్తి కేంద్రం తీసుకోవాలి ఎందుకంటే విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ వారి పరిశోధనలను ప్రచురించే అవకాశాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వారు దానిని మేధోసంపత్తి ద్వారా రక్షించాల్సిన అవసరం లేదు అని పిలుపునిస్తే వారు పరిశోధన ఫలితాలను ప్రచురించవచ్చు మరియు దాని క్రెడిట్ పొందవచ్చు కాబట్టి గత వారం ఉపన్యాసంలో మనం కవర్ చేసిన పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను పొందడం అనే అంశం ఈ సందర్భంలోనే ముఖ్యం అవుతుంది లోతైన శోధన విశ్లేషణ చేయడం అనేది ప్రతి కేసు విషయంలో సాధ్యం కాదు అంతే కాక ఈ శోధన సరళమైన పద్ధతిలో చేయవచ్చు లేదా చాలా వివరంగా కూడా చేయవచ్చు కాబట్టి పేటెంట్ దాఖలు చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటే పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక తప్పనిసరి అని మీరు కనుగొంటారు నాల్గవ పాయింట్ మేధోసంపత్తి కేంద్రాల బాధ్యతలో భాగంగా మేధోసంపత్తి ఇంటెలిజెన్స్ మార్కెట్ పరిశోధనలో నిమగ్నమై ఉంటుంది అంతే కాక ఈ మార్కెట్ పరిశోధనల ద్వారా మనం పరిశ్రమ భాగస్వాముల కోసం నిరంతరం వెతకాలి మరియు వారు ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుంటారో వారు ఆ పరిశోధన ఫలితాలను వాణిజ్యీకరించడానికి ఆసక్తి చూపే విధంగా చూడాలి ఇప్పుడు పరిశ్రమ భాగస్వాములతో స్వతంత్ర చర్చల ద్వారా ఇది జరగవచ్చు ఆసక్తిగల పార్టీలను గుర్తించడం మరియు వారితో చర్చలు జరపడం అనేది మేధోసంపత్తి కేంద్రం చేసే పని ఇది విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఉన్న కన్సల్టెన్సీ మరియు ఇతర ప్రాజెక్టుల నుండి కూడా జరగవచ్చు